మనం ఇప్పటికే చెప్పుకున్నట్లుగా ఇది వరకు ట్రేడ్మార్క్లను రక్షించడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం లేదా చట్టం లేదు ప్రారంభంలో భారత శిక్షాస్మృతి క్రింద ఒక నిబంధన ఉంది ఇది క్రిమినల్ చట్టంలో భాగం ఇది పత్రాలు మరియు ఆస్తికి సంబందించిన గుర్తులకు సంబంధించిన నేరాలకు సంబంధించినది మరియు ఆస్తి మరియు ఇతర గుర్తులకు సంబంధించిన నేరాలను కూడా కలిగి ఉంది ఎవరైనా అనుమతి లేకుండా ఒక గుర్తును ఉపయోగించినట్లయితే అది నేరపూరిత మైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి సరైన అధికారం లేకుండా ఆ గుర్తును ఉపయోగించే వ్యక్తికి జరిమానా విధించబడుతుంది ఇప్పుడు ఇది క్రిమినల్ చట్టాల నుండి రద్దు చేయబడింది 1958 ట్రేడ్మార్క్స్ చట్టం అమలు చేసినప్పుడు 'అనధికారికంగా ఈ గుర్తుల వాడకాన్ని నేరపూరితం చేసే' నిబంధనను క్రిమినల్ శాసనాల నుండి తొలగించారు ఇది ఇప్పుడు ఒక ప్రత్యేక చట్టంలో భాగం అయింది ఈ చట్టం 1958 ట్రేడ్మార్క్స్ చట్టంగా వచ్చింది ట్రేడ్మార్క్ కు సంబంధించిన చట్టాలను పరిశీలిస్తే కొంత కాలానికి చట్టాల ఏకీకరణ జరిగిందని మనం చూడవచ్చు మొదట బ్రిటిష్ కాలంలో ఉనికిలో ఉన్న 1940 ట్రేడ్మార్క్స్ చట్టం తర్వాత భారతీయ మర్చండైజ్ మార్క్స్ చట్టం కూడా ఉంది 'వస్తువులు లేదా సేవల' వ్యాపారం సరుకులను సూచిస్తుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ చట్టం 1889 నుండి ఉనికిలో ఉన్న ఒక బ్రిటిష్ చట్టం అంతే కాక మనకు భారత శిక్షాస్మృతిలోని నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు 1958 లో వాణిజ్య మరియు వాణిజ్య గుర్తుల చట్టం ను ఉపయోగించుకునే వారు దాని వల్ల వాళ్ళు శాశ్వత నిషేధాన్ని పొందేవారు కాబట్టి అనధికారికంగా గుర్తును ఉపయోగిస్తున్న వ్యక్తిపై ట్రేడ్మార్క్ హక్కుదారుడు పొందగలిగే ఉపశమనం నిషేధమే కాబట్టి ఆ గుర్తును ఉపయోగించకుండా ఆ వ్యక్తిని ఇంజెక్ట్ చేయమని మీరు కోర్టు నుండి ఒక ఉత్తర్వు పొందవచ్చు మరియు రిజిస్ట్రేషన్కు సంబంధించినది ఏదైనా 1908 భారత రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోకి వస్తుంది మరియు ఉల్లంఘనకు సంబంధించిన విషయాలు నిర్దిష్ట ఉపశమన చట్టం ద్వారా కవర్ చేయబడ్డాయి 1958 చట్టం 4 దశాబ్దాలుగా అమలులో ఉంది మరియు ఈ చట్టం 1999 ట్రేడ్ మార్క్ చట్టం ద్వారా భర్తీ చేయబడింది 1995 నుండి భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం తీసుకున్నాక వారి TRIPS ఒప్పందం యొక్క అవసరాలకు అనుగుణంగా ట్రేడ్ మార్క్ పాలనను తీసుకువచ్చారు కాబట్టి ఈ భారతీయ చట్టాన్ని TRIPS ఒప్పందానికి అనుగుణంగా తీసుకురావడానికి 1999 చట్టం ఆమోదించబడింది కాబట్టి మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటే మనకు 1940 యొక్క ట్రేడ్మార్క్ చట్టం ఉంది తర్వాత ట్రేడ్మార్క్ విచారణ కమిటీ ఉంది దీనికి రాజగోపాల్ అయ్యంగార్ గారు నాయకత్వం వహించారు ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 1958 చట్టం వచ్చి 4 దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉంది ఆపై 1999 చట్టం వచ్చింది ఇది TRIPS ఒప్పందం ప్రకారం నడుచుకోవడానికి తీసుకు రాబడిన చట్టం ఈ 1999 చట్టం అప్పటి వరకు ఉన్న చట్టాల యొక్క సమగ్ర సమీక్షపై ఆధారపడింది మరియు అభివృద్ధి మరియు వాణిజ్య పద్ధతులకు అనుగుణంగా అంతే కాక 1958 చట్టం తరువాత 4 దశాబ్దాలలో వచ్చిన ముఖ్యమైన న్యాయ నిర్ణయాలకు అనుగుణంగా వచ్చింది 1999 చట్టం 1958 చట్టంలో లేని కొన్ని లక్షణాలను కలిగి ఉంది ఇది ట్రేడ్మార్క్ యొక్క పరిధిని మరియు నిర్వచనాన్ని విస్తరించింది ఇది నమోదు ప్రక్రియను మెరుగుపరిచింది ఉత్పత్తి కాలం 7 నుండి 10 సంవత్సరాలకు పెంచబడింది ఇప్పుడు మీరు ప్రతి 10 సంవత్సరాలకు ట్రేడ్మార్క్ను పునరుద్ధరించాల్సి వచ్చింది ఇది వరకు ఇది 7 సంవత్సరాలు ఇది 'సేవలు' బాగా తెలిసిన గుర్తులు మరియు సామూహిక గుర్తుల నమోదు ప్రక్రియను ప్రవేశపెట్టింది ఇది 1958 చట్టంలో లేదు మరియు ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ క్రింద ఉన్న నిబందనలకు లేదా బాధ్యతలకు అనుగుణంగా ఉంది మరియు ముఖ్యంగా ఇప్పుడు వాది ఎక్కడ నివసించాడో లేదా తన వ్యాపారాన్ని కొనసాగించాడో అక్కడ మాత్రమే ఉల్లంఘన దావా వేయవచ్చు ఇప్పుడు 'వాది' నివసించే చోటులోనే ఉల్లంఘన దావా వేయవచ్చు ఇప్పుడు 1999 చట్టం యొక్క అధికార పరిధి భారతదేశమంతటా విస్తరించింది అంతే కాక ఇప్పుడే చెప్పినట్లుగా ఒక్క సారి ఇది నమోదు చేయబడితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించవచ్చు కాబట్టి ట్రేడ్మార్క్ ను పునరుద్ధరించుకుంటూ పోతే దానిని సజీవంగా ఉంచవచ్చు మరియు దానిని రక్షించవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వబడిన హక్కులలో రిజిస్టర్డ్ వస్తువులు మరియు సేవల కోసం గుర్తును ఉపయోగించుకునే ప్రత్యేక హక్కు ఉంది కాబట్టి గుర్తును ఉపయోగించుకునే మీ హక్కు అది నమోదు చేయబడిన వస్తువులు మరియు సేవలకు పరిమితం చేయబడింది ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్ట రకమైన వస్తువులను కవర్ చేసే వస్తువుల వ్యాపారం కోసం ఒక నిర్దిష్ట పదాన్ని నమోదు చేసి ఉంటే ఉదాహరణకు బూట్లు అమ్మకం కోసం అది నమోదుచేసి ఉంటే స్టేషనరీ అమ్మకం కోసం ఆ గుర్తును ఉపయోగించడానికి అది మిమ్మల్ని అనుమతించకపోవచ్చు మంచి ట్రేడ్మార్క్ అంటే ఏమిటి పలకడానికి సులభంగా ఉండేదే మంచి ట్రేడ్మార్క్ ఎందుకంటే ఆఖరికి ఒక వ్యాపారి ట్రేడ్మార్క్ ను తయారు చేసినప్పటికి దాన్ని వినియోగదారులు లేదా సాధారణ ప్రజలు ఉపయోగిస్తేనే దానికి విలువ మరియు అవి ఆకర్షణీయంగా ఉండాలి గుర్తుంచుకోవడానికి లేదా గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండాలి ఇది కనిపెట్టిన లేదా సృష్టించబడిన పదం కావచ్చు ఎందుకంటే సాధారణంగా డిక్షనరీ లోని పదం మరియు సాధారణ పదాలు ట్రేడ్మార్క్లగా అనుమతించబడవు ప్రత్యేకమైన మోనోగ్రామ్ లోగో లేదా ట్రేడ్మార్క్ గా సూచించే ఒక రేఖ చిత్రంను కూడా వాడవచ్చు ప్పుడు మీరు 'ప్రశంసనీయమైన మరియు వివరణాత్మక విషయాలు' లేదా భౌగోళిక సూచనల ద్వారా రక్షించవచ్చు దీని గురించి మరిన్నివిషయాలు తర్వాత తెలుసుకుందాం ట్రేడ్మార్క్ ఇవ్వడానికి చట్టం ద్వారా నిషేధించబడిన ఏ విషయం కూడా ట్రేడ్మార్క్ గా ఉపయోగించబడదు ఇప్పటికే ఉన్న గుర్తుతో సమానమైన లేదా సమానంగా ఉన్న దేన్నీ వాడకూడదు ఎందుకంటే అది గందరగోళానికి కారణం కావచ్చు దీన్నే మోసపూరిత సారూప్యత అని మనం పిలుస్తాము మరియు అది ఉల్లంఘన చర్యకు ఒక కారణం కావచ్చు ట్రేడ్మార్క్ నిర్వచనం సెక్షన్ 2 లో ఇవ్వబడింది దీని అర్థం ఇది గ్రాఫికల్గా ప్రాతినిధ్యం వహించగల గుర్తు కాబట్టి గ్రాఫికల్ ప్రాతినిధ్యం అనేది ఈ గుర్తుకు కీలకం ఇది వస్తువులు మరియు సేవలను వేరు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది గ్రాఫికల్ ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది అంతే కాక ఇది ఒక వ్యక్తి యొక్క వస్తువులు మరియు సేవలను వేరొక వ్యక్తి యొక్క వస్తువులు మరియు సేవల నుండి వేరు చేస్తుంది ఇది వస్తువుల ఆకారం గురించి అయి ఉండవచ్చు ఇది వారి ప్యాకేజింగ్ పద్ధతి మరియు రంగుల కలయికను బట్టి ఉండవచ్చు ఇప్పుడు వీటిని కొత్త నిర్వచనం ద్వారా ప్రవేశపెట్టారు కాబట్టి ట్రేడ్మార్క్ అనేది గ్రాఫికల్గా సూచించబడే విషయం ఇది వస్తువులు మరియు సేవలను అర్ధం చేసుకునేటట్లు చేస్తుంది ఇది కోకాకోలా బాటిల్ లాగా ఏదో ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది ఇది ప్యాకేజింగ్ చేసే సామగ్రిని బట్టి కూడా ఉండవచ్చు ఇప్పుడు కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఒక నిర్దిష్ట ఉత్పత్తికి ప్రతీకలుగా ఉన్నాయి వీటిని కూడా ట్రేడ్మార్క్ కవర్ చేయవచ్చు మరియు ఇది రంగుల కలయికను కూడా కవర్ చేస్తుంది 'పదాన్ని ఆధారం చేసుకుని ఇచ్చే గుర్తులు' ఉపయోగించబడతాయి అయితే సేవ యొక్క మూలాన్ని గుర్తించడానికి సేవా గుర్తులు ఉపయోగించబడతాయి వ్యక్తుల సంఘం సభ్యుల వస్తువులు లేదా సేవలను వేరు చేయడానికి సమిష్టి గుర్తులు యజమానిచే ధృవీకరించబడతాయి మరియు అవి వస్తువుల తయారీ యొక్క మూల పదార్థం లేదా సేవల పనితీరు నాణ్యత ఖచ్చితత్వం లేదా ఇతర లక్షణాలకు సంబంధించినవి కాబట్టి మనకు తెలిసిన అన్ని నాణ్యత గుర్తులు ధృవీకరణ గుర్తు పాత గుర్తులు కూడా ఒక ధృవీకరణ గుర్తు కొన్ని అసాధారణమైన ట్రేడ్మార్క్ లు సంబంధించిన అంశంగా ఉండవచ్చు 1999 చట్టం ప్రకారం ఆకార గుర్తులు కూడా అనుమతించబడతాయి కొన్ని అసాధారణమైన ట్రేడ్మార్క్ లు ఇప్పటికీ చట్టం క్రింద గుర్తించబడలేదు ఉదాహరణకు వాసన గుర్తులు ఇప్పుడు హార్లే డేవిడ్సన్ మోటార్సైకిళ్లతో సంబంధం ఉన్న కేసు ఉంది వారు యునైటెడ్ స్టేట్స్లో ధ్వని గుర్తును తిరస్కరించారు మరియు గడ్డి సువాసన గల టెన్నిస్ బంతికి వాసన గుర్తులు మంజూరు చేయబడిన సందర్భం ఉంది లేదా గులాబీ సువాసన గల టైర్తో తయారు చేయబడిన కార్లకు ఈ వాసన గుర్తు మంజూరు చేయబడిన సందర్భాలు ఉన్నాయి దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్న చట్టం ఏమిటంటే ఆ గుర్తులను తప్పని సరిగా గ్రాఫికల్గా సూచించాల్సిన అవసరం ఉంది ఇది చట్టం ప్రకారం ఒక అవసరం గ్రాఫికల్గా ప్రాతినిధ్యం వహించడమంటే అది కాగితంపై చిత్రీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అది ట్రేడ్మార్క్ల కోసం దాఖలు చేసే పద్ధతి కాబట్టి భారత చట్టం ప్రకారం వాసన గుర్తులు మరియు ధ్వని గుర్తులు అనుమతించబడతాయో లేదో అనే దానిపై ఇంకా కొంత అనిశ్చితి ఉంది కాబట్టి వాసన గుర్తులు మరియు ధ్వని గుర్తులు కాకుండా రుచి కోసం ట్రేడ్మార్క్లను కలిగి ఉండే ప్రయత్నం కూడా ఉంది మనం ఇంతకు ముందు చూసినట్లే భారతదేశంలో కాగితంపై గ్రాఫికల్ ప్రాతినిధ్యం ఉండాల్సిన నిబంధన ఉంది కాబట్టి వాసన ధ్వని లాంటి వాటికి ట్రేడ్మార్క్లను ఇచ్చే సంప్రదాయం భారత దేశంలో ఇంకా మొదలవ్వలేదు ఇప్పుడు ట్రేడ్మార్క్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు గుర్తును ఉపయోగించే లేదా ఉపయోగించదానికి ప్రతిపాదించే ట్రేడ్మార్క్ యొక్క యజమాని అని చెప్పుకునే ఏ వ్యక్తి అయినా ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు నమూనాలు మరియు ట్రేడ్మార్క్ ల కోసం కంట్రోలర్ జనరల్కు దరఖాస్తు చేయడం ద్వారా ఇప్పుడు దీన్ని చేయాలి ఇది నమూనా మరియు ట్రేడ్మార్క్లు పొందడం కోసం మనం పాటించాల్సిన ఒక సాధారణ నియంత్రిక ఈ దరఖాస్తును కార్యాలయంలో సమర్పించడం ద్వారా దాఖలు చేయబడుతుంది దరఖాస్తును పోస్ట్ ద్వారా కార్యాలయానికి సమర్పించవచ్చు లేదా ఇ ఫైలింగ్ కూడా అనుమతించబడుతుంది అప్లికేషన్లో ట్రేడ్మార్క్ మరియు ట్రేడ్మార్క్ కు సంబంధించిన వస్తువులు మరియు సేవలు ట్రేడ్మార్క్ యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం ఉండాలి ట్రేడ్మార్క్ పేరు చిరునామా అటార్నీ వివరాలు మరియు ఆ ట్రేడ్మార్క్ ఇప్పటికే వాడుకలో ఉంటే ట్రేడ్మార్క్ ఉపయోగించిన కాలానికి సంబంధించిన వస్తువులు మరియు సేవల వివరాలు ఉండాలి ట్రేడ్మార్క్ అనేది ఒక గుర్తును ఉపయోగించడానికి ప్రత్యేకమైన హక్కును అందిస్తుంది ఈ ట్రేడ్మార్క్ యాజమాన్యానికి రుజువు ఇది ప్రాథమిక సాక్ష్యం ఆస్తి విషయంలో జరిగినట్లుగానే రిజిస్టర్డ్ యజమాని ఆ ట్రేడ్మార్క్ ను ఇతరులకు కేటాయించవచ్చు లేదా లైసెన్స్ ఇవ్వవచ్చు ఇది మేధో సంపత్తి యొక్క ప్రత్యేక లక్షణం అన్ని రకాల మేధో సంపత్తిని ఇతరులకు కేటాయించవచ్చు లేదా లైసెన్స్ ఇవ్వవచ్చు ఎప్పటికప్పుడు ట్రేడ్మార్క్ పునరుద్ధరించబడితే దాని యజమాని ఆ రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ తో అనుబంధించబడిన సద్భావనను ఎప్పటికీ ఆస్వాదించవచ్చు కాబట్టి గుర్తుకు ఆపాదించబడిన సద్భావనను ఎప్పటికీ కొనసాగించవచ్చు కాబట్టి దీనిని మనం 'అపరిమిత జీవిత మేధో సంపత్తి' అని పిలుస్తాము ట్రేడ్మార్క్ ను పునరుద్ధరించడం ద్వారా అపరిమిత జీవిత మేధో సంపత్తిని ఎప్పటికీ పొందవచ్చు ఉదాహరణకు కోకాకోలా సుమారు 100 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది ఎందుకంటే దీని ట్రేడ్మార్క్ నిరంతరం పునరుద్ధరించబడింది మరియు సజీవంగా ఉంచబడింది